చివరి తరగతిలో మనం ఆట ఆడటం చూశాము మరియు మినిమాక్స్ అల్గోరిథం చూశాము మీరు గుర్తుంచుకుంటే ప్రాథమికంగా అల్గోరిథం ఏమి చేస్తుంది లేదా ఆట ఆడే అల్గోరిథం ఏమి చేస్తుంది రెండు రకాల ఆటగాళ్ళు ఉన్నారు ఒకటి MAX మరొకటి MIN MAX బోర్డు విలువను పెంచడానికి ప్రయత్నిస్తుంది మరియు MIN బోర్డు విలువను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది గేమ్ ట్రీ MAX మరియు MIN యొక్క ప్రత్యామ్నాయ పొరలను కలిగి ఉంటుంది MAX నోడ్తో ప్రారంభించడానికి కొన్ని MIN చైల్డ్ నోడ్లు ఉన్నాయి ఆపై MAX చైల్డ్ నోడ్లు ఉన్నాయి మరియు మొదలైనవి మినిమాక్స్ అల్గోరిథం అన్వేషించే ట్రీ ఇది మరియు మినిమాక్స్ అల్గోరిథం చేసే ఈ అన్వేషణ డెప్త్ ఫస్ట్ సెర్చ్ మరియు ఎడమ నుండి కుడికి అని మనం చూశాము ఇప్పుడు ఈ కేప్ లై వరకు ఈ మొత్తం ట్రీను పరిశీలించని మినిమాక్స్ పై మెరుగుదల చూడాలని మనం కోరుకుంటున్నాము కాబట్టి ఇది మనం చేస్తున్న కేప్ లై శోధన ట్రీ మొత్తం చూడకుండా మనం చేయగలమా మినిమాక్స్ ఏమి చేస్తుందో ఈ స్థాయికి మరియు ఈ స్థాయిలో e యొక్క మూల్యాంకన ఫంక్షన్ వర్తించబడుతుంది ఆపై ఈ లీఫ్ నోడ్ల విలువ లు మినిమాక్స్ నియమాన్ని ఉపయోగించి బ్యాకప్ చేయబడతాయి మినిమాక్స్ నియమం మీరు ఒక min స్థాయికి బ్యాకప్ చేస్తుంటే మీరు పిల్లలందరి చైల్డ్ నోడ్లు విలువలలో అతి చిన్నదాన్ని బ్యాకప్ చేస్తారు మీరు max స్థాయికి బ్యాకప్ చేస్తుంటే మీరు పిల్లలందరి చైల్డ్ నోడ్లు విలువలలో అతి పెద్దదాన్ని బ్యాకప్ చేస్తారు కాబట్టి ప్రత్యామ్నాయ స్థాయిలో మనం కనిష్ట గరిష్ట కనిష్ట గరిష్ట మరియు మొదలైనవి ఎంచుకుంటాము అందుకే అల్గోరిథం ను మినిమాక్స్ అల్గోరిథం అని పిలుస్తారు కానీ ప్రశ్న ఏమిటంటే మనం మొత్తం ట్రీను నిజంగా పరిశీలించాల్సిన అవసరం ఉందా దానిని పరిగణనలోకి తీసుకోవడానికి మొదట ఒక చిన్న ఉదాహరణ ను చూద్దాం మీరు టిక్ టాక్ టో యొక్క ఈ ఆట ఆడుతున్నారని చెప్పండి మరియు కొన్ని కారణాల వలన ఈ విధంగా ఆట ముందుకు సాగుతుంది మీరు దీన్ని ఆడండి మరియు మనం ఆట ట్రీను గీయడం లేదు మనం బోర్డు ను గీస్తాము ప్రత్యర్థి ఈ చర్యను పోషిస్తాడు కాబట్టి ప్రత్యర్థి మీ కదలికలకు అద్దం పడుతున్నారు మీరు దీన్ని ఆడండి ఆపై ప్రత్యర్థి దీన్ని ఆడతారు ఇప్పుడు మీరు అతని పాయింట్ నుండి కొంత శోధన చేస్తున్నారని చెప్పండి ఒక ప్లై శోధన ఇప్పుడు మీరు ఈ చర్యను పరిగణించాలనుకుంటే కాబట్టి మీరు ఈ కదలికను ఇక్కడ ఆడండి లేదా మీరు ఈ చర్యను చూస్తున్నారు అప్పుడు మీరు ఈ చర్యను పరిశీలిస్తుంటే ఈ ఇతర పిల్లలందరినీ చూడవలసిన అవసరం లేదని మీరు ఈ సమయంలో చూడవచ్చు ఎందుకు ఎందుకంటే ఇది విజయవంతమైన కదలిక స్థానం మరియు మీరు ఆట గెలిచారు కాబట్టి ఇతర కదలికలను తప్పనిసరిగా ఎందుకు పరిగణించాలి కాబట్టి మనం మరింత లోతు వరకు అన్వేషించే ఆలోచన ఇది ఈ రోజు మనం చూడాలనుకుంటున్న అల్గోరిథం ను ఆల్ఫా బీటా అల్గోరిథం అంటారు మనం కొనసాగడానికి ముందు కొంచెం నామకరణం max నోడ్లను ఆల్ఫా నోడ్స్ అని కూడా పిలుస్తారు మరియు min నోడ్స్ను బీటా నోడ్స్ అని కూడా పిలుస్తారు max నోడ్స్ ఆల్ఫా విలువలను నిల్వ చేస్తాయి మరియు min నోడ్స్ బీటా విలువలను నిల్వ చేస్తాయి ఈ ఆల్ఫా మరియు బీటా విలువలు ఏమిటి ఇవి పాక్షికంగా కంప్యూటెడ్ నోడ్ యొక్క విలువలు ఇవి ఎలా జరుగుతాయో చూద్దాం ఇది MAX నోడ్ అయిన రూట్ నోడ్ ఆట ఎల్లప్పుడూ MAX కోసం ఆడబడుతుంది మరియు ఆట యొక్క ఏదో ఒక సమయంలో MAX ఈ ప్రత్యేకమైన MIN చైల్డ్ నోడ్ ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తుంది ఇది మొదటి MIN పిల్లవాడు కాదు ఎందుకంటే ఇది ఇప్పటికే కొంతమంది MIN చైల్డ్ నోడ్స్ పిల్లలను మరియు దాని క్రింద ఉన్న సబ్ ట్రీస్ ఉప చెట్ల ను చూసింది గుర్తుంచుకోండి మనం ఎడమ నుండి కుడికి వెళ్తున్నాము కాబట్టి ఇది ఇప్పటికే ఈ వైపు సబ్ ట్రీస్ ఉప చెట్ల ను అన్వేషించింది ఇప్పుడు ఇది ఈ MIN చైల్డ్ నోడ్ ని పిల్లవాడిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది ఇది ఏమి చేస్తుంది ఈ MIN పిల్లలచే అందించబడిన విలువ ఈ పిల్లలందరూ సరఫరా చేసిన విలువల కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ఇది స్వీకరించబడుతుంది లేకపోతే ఆ విలువలు స్వీకరించబడతాయి ప్రారంభించడానికి ఈ విలువ 10 గా ఉండనివ్వండి కాబట్టి ఈ నోడ్ పూర్తిగా అంచనా వేసిన తరువాత ఆల్ఫా 10 అవుతుంది దీని అర్థం క్రింద ఉన్న సబ్ ట్రీ పూర్తిగా శోధించబడుతుంది మరియు ఆల్ఫా 10 అవుతుంది ఎందుకంటే ఈ బీటా నోడ్ దీనికి ఇస్తున్న విలువ ఇది అప్పుడు మనం క్రింద ఉన్న రెండవ సబ్ట్రీను అంచనా వేస్తాము మరియు ఇది 15 గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఆల్ఫాను 15 కి మారుస్తాము కాబట్టి ఈ max నోడ్ కోసం ఈ ఆల్ఫా విలువ ఇది ఇప్పటివరకు చూసిన విలువ మరియు విలువ ట్రీ యొక్క ఎడమ వైపు నుండి వస్తుంది ముఖ్యంగా ఈ టిక్ టాక్ టో ఆట యొక్క కొంచెం లోతైన ఉదాహరణ ను చూద్దాం MAX మరియు MIN రెండింటికీ అందుబాటులో ఉన్న రౌస్ లేదా కాలమ్స్ లేదా డియాగోనల్స్ సంఖ్య యొక్క వ్యత్యాసానికి సమానమైన ఈ మూల్యాంకన ఫంక్షన్ e ను ఉపయోగిస్తున్నామని అనుకుందాం కాబట్టి తప్పనిసరిగా ప్రతి వైపు ఎన్ని అందుబాటులో ఉన్నాయో దాని ద్వారా బోర్డు స్థానాన్ని అంచనా వేస్తాము ఉదాహరణకు ఇది మనం చూస్తున్న బోర్డు స్థానం అయితే అప్పుడు రెండు వరుసలు మరియు రెండు నిలువు వరుసలు MAX కి అందుబాటులో ఉన్నాయని మనం చూడవచ్చు MIN కోసం ఇది ఈ కాలమ్ ఈ వికర్ణం మరియు ఈ అడ్డు వరుస కాబట్టి MIN కోసం 3 కాబట్టి ఈ బోర్డు స్థానం యొక్క విలువ తప్పనిసరిగా 4 3 అవుతుంది కాబట్టి కట్ఆఫ్ల యొక్క ఈ ఆలోచనను వివరించడానికి మనం ఈ మూల్యాంకన ఫంక్షన్ను ఉపయోగిస్తాము మొదటి నుండి ఆటను ప్రారంభిస్తున్నామని అనుకుందాం మొదట ఇక్కడ ఈ మూలలో ఆడుతున్న MAX ను అన్వేషిస్తాము ఇప్పుడు గుర్తుంచుకోండి గేమ్ ప్లే అల్గోరిథంలు శోధన ఫంక్షన్ మరియు మూల్యాంకన ఫంక్షన్ కలయికగా ఉపయోగించబడతాయి కాబట్టి బోర్డు స్థానాలను వారు అంచనా వేయరు ఈ సమయంలో బోర్డు స్థానాన్ని అంచనా వేయడానికి వారు కొంచెం ముందుకు చూస్తారు ఆపై విలువను తప్పనిసరిగా బ్యాకప్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడ రెండు శోధనలు చేస్తున్నామని చెప్పండి కాబట్టి మనం మరో స్థాయిని పరిశీలిస్తాము కాబట్టి ఈ స్థాయిలో మనం అన్ని కదలికలను పరిశీలిస్తున్నప్పుడు MIN కోసం ఈ కదలికను చూస్తున్నామని అనుకుందాం MIN కోసం ఈ చర్యను చూద్దాం మనం ఈ బోర్డు స్థానాన్ని అంచనా వేస్తాము ఇప్పుడు మీరు ఈ బోర్డు స్థానాన్ని చూసి వాటిని జాగ్రత్తగా లెక్కించినట్లయితే MAX కోసం ఆరు వరుసలు లేదా నిలువు వరుసలు లేదా వికర్ణాలు అందుబాటులో ఉన్నాయని మీరు చూస్తారు కాబట్టి 123456 మరియు మనం MIN ని పరిశీలిస్తే అవి 5 ఇది 6 5 గా ఉంటుంది కాబట్టి దీని బోర్డు స్థానం 1 ముఖ్యంగా ఇప్పుడు ఇది MAX నోడ్ కాబట్టి దీని కోసం మనం ఆల్ఫా విలువలను లెక్కించబోతున్నాము కాబట్టి నేను దీనిని MAX నోడ్ గా గీయండి మరియు ఇది MIN నోడ్ ఎందుకంటే ఈ సమయంలో ఇది MIN ప్లే మరియు ఇవి MAX నోడ్లలో ఉన్నాయి కానీ ఇది పట్టింపు లేదు ఈ సమయంలో బీటా 1 అవుతుంది ఈ బోర్డు స్థానం మరియు ఈ నోడ్ను అంచనా వేసే క్షణం ఈ బీటా 1 అని తెలుసుకుంటుంది ఇప్పుడు బీటా విలువలు ఏమిటి బీటా విలువలు MIN నోడ్ల విలువలు మరియు అవి MIN తీసుకోగల విలువలకు ఎగువ హద్దులు కాబట్టి బీటా విలువలు ఎగువ హద్దులు అదేవిధంగా ఆల్ఫా విలువలు తక్కువ హద్దులు దీని అర్థం ఏమిటి ఒకసారి ఈ నోడ్ ఎడమ పిల్లల నుండి ఒక విలువను చూసింది ఇది 1 ఇది ఈ విలువ కంటే ఎక్కువ విలువలను అంగీకరించదు మిగిలిన పిల్లల నుండి ఇది తక్కువ విలువ కోసం మాత్రమే ఆశపడతుంది కాబట్టి ఈ బీటా విలువ ఇది పాక్షిక విలువ మరియు ఇక్కడ నుండి వచ్చింది ఈ నోడ్ విలువపై ఎగువ కట్టుబడి ఉంటుంది పిల్లలలో ఒకరు తక్కువగా అంచనా వేస్తే అది 1 లేదా అంతకంటే తక్కువ మాత్రమే ఉంటుంది ఇప్పటివరకు ఆల్ఫా విలువ లేదు ఎందుకంటే దాని పిల్లలలో ఎవరూ పూర్తిగా అంచనా వేయబడలేదు కాబట్టి మనం రెండవ చైల్డ్ నోడ్ ను చూస్తాము ఇది మనం చూస్తున్న రెండవ ఎంపిక అని చెప్పండి ఇది ప్రకృతిలో సుష్ట మరియు రెండూ రెండు మూలల్లో ఉన్నట్లు కనిపిస్తాయి కాబట్టి సంఖ్య 0 కి సమానంగా ఉండాలి కాబట్టి మీరు ధృవీకరించడానికి నేను దానిని వదిలివేస్తాను మరియు దీనిని ఒకటి మరియు ఇది చూద్దాం ఇప్పుడు మనం దీనిని లెక్కించినట్లయితే MAX కి 1 2 3 4 5 మరియు MIN 1 2 3 4 5 కలిగి ఉన్నాయని మీరు చూస్తారు కాబట్టి 5 5 0 కి సమానం ఒక విషయం మనం చేసి ఉండాలి ఈ 0 చూసిన క్షణం ఈ విలువను 0 గా మార్చాలి ఎందుకంటే బీటా 0 కి పడిపోయింది ఇప్పుడు 0 ఈ విలువపై ఎగువ కట్టుబడి ఉంది అప్పుడు మనం దీనిని చూస్తాము లేదా ఇది కావచ్చు 6 5 1 కి సమానం ఇది మళ్ళీ సుష్ట కాబట్టి గణన ఏమైనప్పటికీ అది 0 గా ఉండాలి చివరగా గెలుపు కోసం మరో కదలికను పరిశీలిస్తాము ఇది ఇది ఇప్పుడు ఇది MAX ను 1 2 3 మరియు 4 గా మారుస్తుంది కేవలం 4 మాత్రమే అందుబాటులో ఉన్నాయి మరియు MIN కి 1 2 3 4 మరియు 5 ఉన్నాయి కాబట్టి 4 5 కి సమానం ఇప్పుడు బీటాకు మనకు కొత్త విలువ ఉంది కాబట్టి బీటా అవుతుంది మరియు ఇప్పుడు ఈ నోడ్ పూర్తిగా అంచనా వేయబడింది అంటే వీటిని మనం సరఫరాదారులుగా భావించవచ్చని చెప్పవచ్చు కాబట్టి బీటా నోడ్లు ఆల్ఫా నోడ్లకు సరఫరాదారులు మరియు వాటి క్రింద ఆల్ఫా నోడ్లు బీటా నోడ్లకు సరఫరాదారులు మరియు మొదలగునవి కాబట్టి బీటా నోడ్లు దాని సరఫరాదారులు ఇచ్చిన ఎంపికల నుండి ఎల్లప్పుడూ చిన్న విలువను ఎన్నుకుంటాయి మరియు ఆల్ఫా నోడ్ ఎల్లప్పుడూ దాని సరఫరాదారులు ఇచ్చిన ఎంపికల నుండి అత్యధిక విలువను ఎన్నుకుంటుంది కాబట్టి ఇక్కడ ఆల్ఫా కు సమానమని మనం చూడవచ్చు ఈ మొదటి బీటా నోడ్ దానికి సరఫరా చేస్తున్న విలువ ఆల్ఫా కి సమానమైన దానికంటే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఇది ఆల్ఫా నోడ్ యొక్క లక్షణాలు ముఖ్యంగా కాబట్టి మనం MAX కోసం చూడబోయే ఇతర పిల్లల నుండి ఇది కంటే ఎక్కువగా ఉండబోయే నోడ్ పట్ల మాత్రమే ఆసక్తి కలిగిస్తుంది రెండవ ఎంపికను ప్రయత్నిద్దాం MAX ఈ ఎంపికను ప్రయత్నిస్తుందని చెప్పండి మరియు మనం MIN కోసం మొదటి ఎంపికను ప్రయత్నిస్తాము మరియు ఇది MIN కోసం నేను కలిగి ఉన్న మొదటి ఎంపిక అని చూడండి మనం ఎల్లప్పుడూ ఎగువ ఎడమ చేతి మూలలో నుండి ప్రారంభిస్తాము ఇప్పుడు ఈ స్థానం ఇప్పటికే కనిపించింది ఇది ఈ స్థానానికి వ్యతిరేకం మరియు దీని విలువ 5 6 కు సమానం మనం దీనిని చూసిన క్షణం ఇది అని మనకు తెలుసు దీని ద్వారా బీటా కన్నా తక్కువ లేదా సమానమని గుర్తుంచుకోండి ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా ఇప్పటికే కు సమానం మరియు ఈ బీటా అది లేదా అంతకంటే తక్కువగా ఉంటుందని సూచిస్తుంది ఏదో ఒక కోణంలో ఈ ఆల్ఫా ఈ బీటాను సూచిస్తుంది అయినప్పటికీ దానిపై ఆసక్తి ఉండదు అందువల్ల ఒకరు దానిని స్వయంగా విలువైనది చేయవలసిన అవసరం లేదు అంటే బీటా పరిశీలిస్తున్న ఈ ఇతర పిల్లలందరూ ఇక్కడ ఉన్న ఐదుగురు చైల్డ్ నోడ్స్ఇకపై మదింపు చేయబడరు కాబట్టి ఇది జరిగే కట్ ఆఫ్ విలువ మరియు దీనిని ఆల్ఫా కట్ ఆఫ్ అంటారు కాబట్టి బీటా నోడ్ వద్ద ఆల్ఫా కట్ ఆఫ్ కనిపిస్తుంది ఇది వారసుడు లేదా ఈ సందర్భంలో ఆల్ఫా నోడ్ యొక్క చైల్డ్ నోడ్ బీటా నోడ్ ఆల్ఫా ఇప్పటికే చూసిన దానికంటే చెత్తగా లేదా తక్కువగా ఉందని నిర్ధారించినప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి ఆల్ఫా ఒక వైపు చూసిన తరువాత ఇది ఇప్పుడు దీన్ని చాలా నియంత్రణ పద్ధతిలో చేస్తుంది ఇది కన్నా మెరుగ్గా ఉన్నంత వరకు దానిపై ఆసక్తి కనబరుస్తుంది లేకపోతే అది క్రింద ఉన్న సబ్ట్రీ ను అన్వేషించకూడదు కాబట్టి ఇది కట్ ఆఫ్ అవుతుంది ఆపై ఆల్ఫా ఈ మూడవ ఎంపికను ప్రయత్నిస్తుంది కాబట్టి మనం సమరూపాలను విస్మరిస్తే దీని అర్థం సమరూపతలను లెక్కించినట్లయితే అప్పుడు MAX కి మూలలో లేదా ఒక వైపున లేదా దీనితో ప్రారంభించడానికి మూడు కదలికలు మాత్రమే ఉన్నాయని మీరు చూడవచ్చు ఈ చిన్న కదలిక మీరు అన్వేషించడానికి నేను ఒక వ్యాయామంగా వదిలివేస్తాను ఆలోచన ప్రాథమికంగా తగినంత సమాచారం ఉన్నప్పుడు తప్పనిసరిగా కట్ ఆఫ్ జరుగుతుంది మనం 10 ప్లై సెర్చ్ చేస్తుంటే ఉదాహరణకు మొత్తం చెట్లు దీనికి దిగువన 8 ప్లై చెట్లు కట్ ఆఫ్ బడతాయి కాబట్టి పొదుపు మొత్తం గణనీయంగా ఉంటుంది ఈ రోజు మనం చూస్తున్న అల్గోరిథం ఈ ఆల్ఫా బీటా అల్గోరిథం మినిమాక్స్ లాగా ఉంటుంది ఇది ఎడమ నుండి కుడికి శోధిస్తుంది కానీ ఇది మార్గం వెంట కట్ ఆఫ్ చేస్తుంది మనం ఒక కట్ ఆఫ్ను వివరించాము ఇది ఆల్ఫా కట్ ఆఫ్ ఇది ఆల్ఫా ప్రేరిత కట్ ఆఫ్ అని కూడా అనుకోవచ్చు మరియు ఇది బీటా నోడ్ వద్ద జరుగుతుంది కాబట్టి బీటా నోడ్ తనను తాను మదింపు చేయడాన్ని ఆపివేస్తుంది పేరెంట్ ఆల్ఫా నోడ్ తనను తాను అంచనా వేయడం మానేయమని చెబితే అప్పుడు ఇది ఆల్ఫా కట్ ఆఫ్ ఇదే తరహాలో బీటా కట్ ఆఫ్ ఆల్ఫా నోడ్ వద్ద జరుగుతుంది లేదా బీటా ప్రేరిత కట్ ఆఫ్ గురించి ఆలోచించవచ్చు ఇప్పుడు ఈ కట్ ఆఫ్లు తప్పనిసరిగా తక్షణ స్థాయిలో ఉండవలసిన అవసరం లేదు అవి చాలా లోతైన స్థాయిలో జరగవచ్చు కాబట్టి దానిని రేఖాచిత్రంతో వివరిస్తాను మీరు ఈ డీప్ గేమ్ ట్రీ అంచనా వేస్తున్నారని చెప్పండి రీకాల్ కోసం ఇది రూట్ నోడ్ మరియు ఇది ఆల్ఫా నోడ్ మనం ఈ బీటా నోడ్ను అంచనా వేస్తున్నాము మరియు ట్రీ యొక్క కొంత భాగాన్ని విశ్లేషించాము కాబట్టి ఎప్పటిలాగే ట్రీ యొక్క ఎడమ వైపు మూల్యాంకనం పూర్తయింది కాబట్టి కొంత విలువ ఆల్ఫా 1 ట్రీ యొక్క ఈ వైపు నుండి వచ్చింది మరియు ఈ నోడ్ ఏమి చేయటానికి ప్రయత్నిస్తోంది ఈ ఆల్ఫా 1 విలువ కంటే మెరుగైన విలువను పొందగలదా అని చూడటం ఈ ఆల్ఫా 1 అంటే ఏమిటి ఇక్కడ వీటిలో ఆల్ఫా 1 ఉత్తమమైనది మరియు ఈ నోడ్ దీనికి మంచి విలువను సరఫరా చేస్తుందో లేదో చూడవలసిన సమయం వచ్చింది అదేవిధంగా ఈ నోడ్ ఆల్ఫా చైల్డ్ నోడ్ ని చూస్తూ ఉండవచ్చు మరియు దీనికి ఎడమ ట్రీ నుండి కొంత విలువ వచ్చి ఉండవచ్చు దీనిని బీటా 1 అని పిలుస్తారు కాబట్టి ఈ ప్రక్రియ కొనసాగుతుంది దీనికి ఇక్కడ నుండి కొంత విలువ ఆల్ఫా 2 వచ్చింది అప్పుడు దీనికి ఇక్కడ నుండి కొంత విలువ బీటా 2 వచ్చింది అప్పుడు ఇది మనం గుర్తించిన బీటా నోడ్ అని చెప్పండి మనం మూల్యాంకనం చేయడానికి ప్రయత్నిస్తున్నాము ముఖ్యంగా ఇప్పుడు ఈ నోడ్ j అని పిలుస్తే దాని చైల్డ్ నోడ్స్ ను చూడటం ద్వారా మనం దీన్ని నెమ్మదిగా అంచనా వేస్తున్నాము కాబట్టి దీనికి ఇక్కడ ఆల్ఫా 2 ఉంది కాబట్టి ఈ రేఖాచిత్రం స్పష్టంగా ఉందని నేను ఆశిస్తున్నాను దీన్ని లోతు మొదటి శోధనగా భావించండి ఎడమ నుండి కుడికి తుడుచుకోండి మరియు ఈ విలువలు ట్రీ యొక్క ఎడమ వైపు నుండి వస్తున్నాయి ఆల్ఫా 1 దీని యొక్క ఎడమ పిల్లల నుండి వస్తోంది దీనిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది దీనిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తుంది దీనికి కొన్ని పాక్షిక విలువలు బీటా 1 లభించాయి ఇది దీన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది దీనికి కొంత పాక్షిక విలువ ఆల్ఫా 2 వచ్చింది మరియు దీనికి కొన్ని పాక్షిక విలువలు బీటా 2 లభించాయి దీనికి కొంత ఆల్ఫా 3 లభించింది మరియు ఈ j అంటే మనం అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాము మనం అడగదలిచిన ప్రశ్న ఈ j విలువ ఎప్పుడు మూలానికి చేరుకుంటుంది లేదా ఇతర మాటలలో ఈ j విలువ ఆటను ఎప్పుడు ప్రభావితం చేస్తుంది ఈ నోడ్ అన్వేషించడం విలువైనదేనా ఈ j విలువ ఈ నోడ్ను ఆల్ఫా 3 కన్నా మెరుగ్గా ఉంటేనే ప్రభావితం చేస్తుందని చూడవచ్చు కాబట్టి నోడ్ J యొక్క విలువను v అని పిలుద్దాం ఎందుకంటే మనం లోతుగా శోధిస్తూ ఉండవచ్చు మరియు v ఆల్ఫా 3 కంటే ఎక్కువగా ఉండాలి లేకపోతే ఈ నోడ్ ఇక్కడ నుండి ఆల్ఫా 3 ను తీసుకుంటుంది అదేవిధంగా ఇది ఆల్ఫా 2 మరియు ఆల్ఫా 1 కన్నా మెరుగ్గా ఉండాలి లేకపోతే ఇది ఆల్ఫా 2 మరియు ఆల్ఫా 1 ను తీసుకుంటుంది ఈ ఆల్ఫా 3 విలువ కంటే ఇది మంచిది అయితే ఇవి MAX నోడ్లు మరియు అవి అధిక విలువలను వెతుకుతున్నాయి ఈ నోడ్ విలువను సరఫరా చేస్తేనే ఇది ఆల్ఫా 3 ఆల్ఫా 2 మరియు ఆల్ఫా 1 కన్నా ఎక్కువ అప్పుడు మాత్రమే అది రూట్ నోడ్ను ప్రభావితం చేస్తుంది అదేవిధంగా ఇది ఈ బీటా 2 మరియు బీటా 1 కన్నా తక్కువగా ఉండాలి ఎందుకంటే ఇది బీటా నోడ్ మరియు ఇది తక్కువ విలువలను మాత్రమే తీసుకుంటుంది కాబట్టి మనం దీనిని సాధారణీకరించవచ్చు మరియు v బీటా కంటే తక్కువగా ఉంటే మరియు ఆల్ఫా కంటే ఎక్కువగా ఉంటే మాత్రమే ఈ నోడ్ j ని అంచనా వేయాలి అని చెప్పవచ్చు ఇక్కడ ఆల్ఫా ఈ నోడ్ యొక్క అన్ని ఆల్ఫా పూర్వీకుల కంటే గరిష్టంగా సమానం కాబట్టి ఆల్ఫా ఈ అన్నిటికంటే ఎక్కువగా ఉండాలి మరియు ఈ విలువ దాని గరిష్టం కంటే ఎక్కువగా ఉండాలి నోడ్ యొక్క అన్ని బీటా పూర్వీకులలో బీటా కనిష్టంగా ఉంటుంది నేను పునరావృతం చేస్తున్నాను ఈ నోడ్ ఈ ఆల్ఫా కంటే ఎక్కువగా ఉంటే మరియు అదే సమయంలో ఈ బీటా కంటే తక్కువగా ఉండాలి కాబట్టి ఈ ఆల్ఫా మరియు బీటాను బౌన్స్గా చూడవచ్చు దీనిలో అల్గోరిథం శోధించాలని మనం కోరుకుంటున్నాము లేకపోతే ఇది శోధనను నిలిపివేయాలి ముఖ్యంగా నేను మొదట అల్గోరిథం వ్రాస్తాను ఆపై కొంచెం వివరంగా చూద్దాం కాబట్టి ఇది స్పష్టంగా ఉందని నేను ఆశిస్తున్నాను కాబట్టి మనం ఈ ఆల్ఫా బీటా ను విండో గా భావించవచ్చు ఇది గేమ్ ట్రీ యొక్క విలువలు అయితే ఈ ఆల్ఫా బీటా ఒక విండో బీటా ఎగువ పరిమితి మరియు ఆల్ఫా తక్కువ పరిమితి సంపూర్ణ సాధ్యమే పెద్ద విలువ మరియు సంపూర్ణ కనిష్టం పెద్ద విలువ కాబట్టి గుర్తుంచుకోండి మూల్యాంకనం ఫంక్షన్ నుండి 1000 పరిధిలో లేదా 1000 కి బదులుగా అలాంటిదే కావచ్చు అని మనం చెప్పాము నేను పెద్ద కొన్ని సముచితంగా పెద్ద సంఖ్య వ్రాస్తున్నాను ఆల్ఫా బీటా అల్గోరిథం ఏమిటంటే ఏదైనా నోడ్ను అంచనా వేయడానికి అది ఒక విండోను దాటి ఈ విండో లోపల మీరు విలువను పొందగలిగితే అప్పుడు మాత్రమే నేను దానిపై ఆసక్తి చూపబోతున్నాను కాబట్టి మళ్ళీ ఈ నోడ్ చూడండి విండోను ఈ ఆల్ఫా మరియు ఈ బీటా ద్వారా నిర్వచించారు ఇక్కడ ఆల్ఫా అన్ని పూర్వీకులలో గరిష్టంగా ఉంటుంది మరియు బీటా అన్ని పూర్వీకులలో కనిష్టమైనది నోడ్ ఏమి చేయడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ ఉదాహరణ ఇది బీటా నోడ్ ఇది ఈ బీటాను క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తుంది మరియు ఈ బీటా కన్నా తక్కువ విలువను నేను కోరుకుంటున్నాను అది ఉంటే ఆల్ఫా నోడ్ విలువను పెంచడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మనం దీన్ని ఎడమ నుండి కుడికి తుడుచుకున్నప్పుడు ఈ విండో చిన్నదిగా మారుతుంది మరియు శోధన ఈ విండో లోపల మాత్రమే పెరుగుతుంది లేకపోతే ట్రీ కట్ ఆఫ్ చేయబడుతుంది ఈ అల్గోరిథం వ్రాద్దాం లేదా కనీసం నేను దానిలో కొంత భాగాన్ని వ్రాస్తాను మరియు మిగిలిన వాటిని మీరు వ్రాయవచ్చు ఆల్ఫాబీటా అల్గోరిథం ఒక ఆర్గ్యుమెంట్ j ను తీసుకుంటుంది ఇది నోడ్ మరియు రెండు విలువలు ఆల్ఫా మరియు బీటా ఇవి తప్పనిసరిగా పారామితులు ఈ పారామితులు ప్రాథమికంగా విండో పరిమాణాలు అవి నోడ్కు పంపబడతాయి ఆల్ఫా మరియు బీటా యొక్క విలువ ఏమిటో నేను మొదట మిమ్మల్ని అడుగుతాను మనం ఆటను అల్గోరిథంను రూట్ వద్ద పిలిచినప్పుడు ముఖ్యంగా కాబట్టి మనం దీన్ని మొదటిసారి పిలిచినప్పుడు ఆల్ఫా పెద్ద ప్రతికూలంగా ఉండాలి మరియు బీటా పెద్ద సానుకూలంగా ఉండాలి అంటే విండోస్ పూర్తిగా తెరవబడతాయి అప్పుడు అల్గోరిథం సరళమైనది ఇది ప్రాథమికంగా మినిమాక్స్ అల్గోరిథం యొక్క చిన్న వైవిధ్యం కాబట్టి మనకు ఒక ఫంక్షన్ ఉందని అనుకుంటే అది j హోరిజోన్లో ఉందో లేదో చెబుతుంది మీరు లోతుగా శోధిస్తున్నప్పుడు ఒక రకమైన కౌంటర్ను ఉంచడం ద్వారా మీరు దీన్ని చేయవచ్చు తద్వారా ప్రతిసారీ పునరావృత కాల్ చేసేటప్పుడు కౌంటర్ 1 ద్వారా తగ్గించబడాలి మీరు 8 ప్లై సెర్చ్ చేస్తున్నారని చెప్పండి మీరు ఈ కాల్ చేసినప్పుడు అవి 8 గా లెక్కించబడతాయి మరియు మీరు మళ్ళీ ఈ కాల్ చేసినప్పుడు అవి 7 గా లెక్కించబడతాయి కౌంటర్ 0 అయినప్పుడు అది హోరిజోన్ మీద టెర్మినల్ నోడ్ టెర్మినల్ కావడం యొక్క సూత్రం ఏమిటంటే మూల్యాంకన ఫంక్షన్ తప్పనిసరిగా మరింత శోధించడాన్ని ఆపివేయాలి కాబట్టి ఇది టెర్మినల్ అయితే v e అని చెప్పవచ్చు ఇక్కడ e అనేది ఆటలో ఉపయోగిస్తున్న మూల్యాంకన ఫంక్షన్ లేకపోతే అది ఇప్పటికీ మూల్యాంకనం చేయాలి అంటే ఇది టెర్మినల్ నోడ్ కాదు కాబట్టి తప్పనిసరిగా మీరు పిల్లలందరినీ ఒక్కొక్కటిగా అంచనా వేయాలి కాబట్టి j కోసం నేను ఒకటి నుండి b కి వెళుతున్నాను కాబట్టి B బౌన్స్ కారకం అని అనుకుందాం లేదా ప్రతి నోడ్లో B చైల్డ్ నోడ్స్ఉంటారు మనం వాటిని ఎడమ నుండి కుడికి ముఖ్యంగా అంచనా వేయబోతున్నాం J ఒక MAX నోడ్ అయితే మనం ఇక్కడ ఏమి చేయాలనుకుంటున్నాము ఇది MAX నోడ్ అయితే ఉదాహరణకు లేదా ఈ MAX నోడ్ దీనికి కొంత ఆల్ఫా మరియు బీటా బౌన్స్ లభించాయి మరియు దీనికి ఎడమ నుండి కుడికి మూల్యాంకనం చేయాలనుకుంటున్నాము కాబట్టి ఇది J1 ఇది J2 మరియు మొదలైనవి J వరకు మనం ఎడమ నుండి కుడికి మూల్యాంకనం చేయాలనుకుంటున్నాము మరియు ఆల్ఫా కలిగి ఉన్నదానికంటే ఎక్కువ విలువను పొందగలిగితే చూడాలనుకుంటున్నాము గుర్తుంచుకోండి ముఖ్యంగా ఇది ఈ విండోలో పనిచేయాలి మరియు అధిక విలువను కోరుకుంటుంది నేను MAX కోసం భాగాన్ని వ్రాస్తాను మరియు మీరు MIN కోసం భాగాన్ని వ్రాస్తారు కాబట్టి J ఒక MAX నోడ్ అయితే మీరు చేసేది ఏమిటంటే ఆల్ఫా గరిష్టంగా ఆల్ఫా పొందుతుంది మరియు బౌన్స్ ఆల్ఫా మరియు బీటాతో గరిష్ట చైల్డ్ నోడ్ అయిన J కు పునరావృత కాల్ బౌన్స్ ప్రచారం చేస్తూనే ఉంటుంది కాబట్టి ఈ దశ ఏమి చెబుతుంది మనం చేస్తున్నాము నేను 1 నుండి బి వరకు వెళ్తున్నాను కాబట్టి ప్రతి i కోసం మనం అత్యున్నత చైల్డ్ నోడ్ ని అంచనా వేస్తాము మరియు అది మంచి విలువను అందిస్తే అంటే అధిక విలువను సూచిస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ MAX ఫంక్షన్ను ఉపయోగిస్తున్నాము అప్పుడు ఆల్ఫా అప్పుడు మనం దీనికి ఆల్ఫాను అప్డేట్ చేస్తాము ముఖ్యంగా బీటా కంటే ఆల్ఫా ఎక్కువైతే బీటా తిరిగి ఇవ్వండి దీని అర్థం ఏమిటి ఈ ఆల్ఫా విలువను ఇక్కడ చూడండి ఇది పై నుండి వచ్చే ఈ బీటా బౌండ్ను కలిగి ఉంది ఇది బీటా 1 మరియు బీటా 2 ఈ ఆల్ఫా కోసం మనం లెక్కించడానికి ప్రయత్నిస్తున్న విలువ ఈ బీటా లేదా ఈ బీటా కంటే ఎక్కువ గా ఉంటే అది పట్టింపు లేదు అప్పుడు వారు ఇక్కడ దేనికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పబోతున్నారు కాబట్టి మనం అక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తున్నాము మరియు బీటా కట్టుబడి ఉన్న దానిని తిరిగి ఇవ్వండి మరియు మీరు దీనితో చేయగలిగేది ఉత్తమమైనది కాబట్టి ఇది బీటా కట్ ఆఫ్ చేయబడుతుంది ఎందుకంటే ఇది ఆల్ఫా నోడ్లో జరుగుతోంది ఇది బీటా విలువ ద్వారా నిర్దేశించబడుతుంది ఇది బీటా కట్ ఆఫ్ చేయబడింది లేకపోతే b కి సమానం అంటే చివరి చైల్డ్ నోడ్ నుచూసి దాన్ని అంచనా వేసిన మీరు మరియు మీరు ఇప్పటికే దీన్ని చేశారు ఈ విలువలలో ఉత్తమమైన దాన్ని ఎంచుకోండి మీరు ఆల్ఫా ని తిరిగి ఇవ్వవచ్చు కాబట్టి ఇది విషయం యొక్క ఆల్ఫా వైపు జాగ్రత్త తీసుకుంటుంది ఇతర ఎంపిక అంటే j కనిష్టం గా ఉంది నేను దీన్ని పూర్తిగా వ్రాయను కానీ మీరు దానిని పూరించవచ్చు b కి సమానం అయితే ఇది సమానంగా ఉంటుంది తిరిగి బీటా ఇది సారూప్యంగా ఉంటుంది ఇది బీటా బీటా యొక్క నిమిషం మరియు పునరావృత కాల్ అని చెబుతుంది ఈ పరీక్ష అలాగే ఉంటుంది బీటా కంటే ఆల్ఫా ఎక్కువ ఎందుకంటే ఈ పరీక్ష ఈ విండో కొంత కోణంలో మూసివేయబడిందని సూచిస్తుంది ఈ ఆల్ఫా విలువ బీటా విలువ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి అన్వేషించడానికి ఏమీ లేదు కానీ తిరిగి వచ్చే విలువ ఆల్ఫా అవుతుంది ముఖ్యంగా కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ వివరాలను పూరించవచ్చు ఈ అల్గోరిథం యొక్క కొంచెం వివరమైన ఉదాహరణను ఇప్పుడు చూద్దాం మనకు బైనరీ సెర్చ్ ట్రీ ఉందని అనుకుందాం మరియు అది 4 లేయర్ల లోతుగా ఉంటుంది మొదట ట్రీ గీయండి మనకు 16 లీఫ్ నోడ్లు ఉంటాయి మరియు అప్పటి నుండి బైనరీ ట్రీ ఇక్కడ ఉన్న బీటా నోడ్స్ ఆపై ఇక్కడ ఉన్న ఆల్ఫా నోడ్స్ మరియు ఇక్కడ బీటా నోడ్స్ ఉంటాయి ఇది రూట్ నోడ్ ఇది ఆల్ఫా నోడ్ కాబట్టి నేను శోధించబోయే స్థలాన్ని ఇప్పుడే గీసాను నోడ్స్ యొక్క స్థలం మనం ట్రీ ను గీయలేదు మనం చూడాలనుకుంటున్నది ఏమిటంటే ఆల్ఫా బీటా అల్గోరిథం ఈ ట్రీ ను ఎలా అన్వేషిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు మినిమాక్స్ అల్గోరిథం ఈ మొత్తం ట్రీను ఎడమ నుండి కుడికి అన్వేషిస్తుంది మరియు విలువను బ్యాకప్ చేస్తుంది కాబట్టి ఈ బీటా నోడ్లు ఇక్కడి నుండి పొందే వాటిలో కనీస సమయం పడుతుంది అప్పుడు ఆల్ఫా నోడ్లు గరిష్టంగా బీటా చైల్డ్ నోడ్స్ ను తీసుకుంటాయి ఈ బీటా ఈ ఆల్ఫా చైల్డ్ నోడ్స్ ను కనిష్టంగా తీసుకుంటుంది మరియు మొదలైనవి కాబట్టి ఆల్ఫా బీటా ఏమి చేస్తుందో మీరు చూడాలనుకుంటున్నారు ఇక్కడ అల్గోరిథం అన్వేషించడానికి మనం కొన్ని యాదృచ్ఛిక విలువలను నింపుతాము కాబట్టి ఇది డెప్త్ ఫస్ట్ సెర్చ్ సమయంలో ఉంటుంది ఎడమ నుండి కుడికి కాబట్టి ఇది మొదట వెళ్లి ట్రీ లో ని అందరికన్నా ముందు ఎడమ నోడ్ ను అంచనా వేస్తుంది వాదన కొరకు ఈ విలువ 50 కొంత యాదృచ్ఛిక విలువ అని చెప్పండి అప్పుడు అది తన తదుపరి చైల్డ్ నోడ్ ను అంచనా వేస్తుంది అది 40 అని చెప్పండి కాబట్టి ఈ సమయంలో ఈ బీటా పూర్తిగా అంచనా వేయబడుతుంది దీని విలువ 40 మరియు ఇది పూర్తిగా మూల్యాంకనం చేయబడినందున ఈ ఆల్ఫా 40 కి సమానం ఇది గుర్తుంచుకోండి ఆల్ఫా 40 కి సమానమైన దానికంటే ఎక్కువగా ఉందని మీరు తప్పనిసరిగా చదవాలి అప్పుడు ఇది తదుపరి రౌండ్ను ప్రారంభిస్తుంది ఇది దీనిని చూస్తుంది మరియు దీనిని చూస్తుంది ఇది 30 అని చెప్పండి అంటే ఈ బీటా 30 కి సమానం ఇప్పుడు మీరు ఈ బీటా మరియు ఈ ఆల్ఫా నోడ్ మధ్య ఈ సంబంధాన్ని చూడవచ్చు ఈ ఆల్ఫా చెప్తోంది న విలువ కనీసం 40 ఉంది ఈ బీటా చెబుతోంది నా విలువ నీ విలువ కంటే 30 ఏకువ గా ఉంది కాబట్టి ఈ ఆల్ఫా నోడ్ ఈ బీటా నోడ్లో ఉండడం లేదు కాబట్టి మాకు ఆల్ఫా కట్ ఆఫ్ ఉంది ఇది ఆల్ఫా కట్ ఆఫ్ అని సూచించడానికి నేను ఇక్కడ ఆల్ఫా వ్రాస్తాను కాబట్టి మనం ఈ నోడ్ను చూడటం లేదు అప్పుడు మనం డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఫ్యాషన్ను కొనసాగిస్తాము ఇక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు మరియు ఇది 70 అని చెప్పండి కాబట్టి ఈ బీటా ఈ సమయంలో 70 అవుతుంది అప్పుడు దీనిని అన్వేషించండి మరియు ఇది 60 కాబట్టి ఈ బీటా ఇప్పుడు 60 మరియు ఈ ఆల్ఫా కూడా 60 ఈ బీటా 40 ఎందుకంటే ఇది ఇక్కడ నుండి ఈ 40 విలువను పొందుతోంది మరియు ఇది తప్పనిసరిగా నేను అని నొక్కి చెబుతున్నాను 40 లేదా అంతకంటే తక్కువ ఇది ఇక్కడ నుండి 60 ను పొందుతోంది మరియు ఇది 60 లేదా అంతకంటే ఎక్కువ అని మనం అంటున్నాము కాబట్టి ఈ బీటా ఇక్కడ కట్ ఆఫ్ను ప్రేరేపిస్తుంది కాబట్టి ఇది బీటా ప్రేరిత కట్ ఆఫ్ అవుతుంది ముఖ్యంగా కాబట్టి మనం ఆ రెండు లీఫ్ నోడ్లను చూడము వాస్తవానికి మనం అక్కడ ఉన్న ఎంట్రీ సబ్ ట్రీ వైపు చూడలేదు ఈ సమయంలో ఈ ఆల్ఫా 40 కి సమానం మరియు మళ్ళీ డెప్త్ ఫస్ట్ సెర్చ్ చేస్తాము మరియు ఈ విలువ 30 అని చెప్పండి ఇప్పుడు మీరు దీన్ని గుర్తుంచుకుంటే ఒక నోడ్ అన్ని పూర్వీకులచే ప్రభావితమవుతుంది ఈ సందర్భంలో ఒక పూర్వీకుడు మాత్రమే దీని విలువ 40 ఉంది ఇది ఈ రూట్ ఈ బీటా నోడ్ చూడండి ఈ బీటా నోడ్ యొక్క విలువ 30 అని తెలుస్తోంది అయితే ఇది 30 కన్నా తక్కువకు వెళ్ళవచ్చు కాని ప్రస్తుతానికి ఇది 30 గా ఉంది కాబట్టి ఇది ఇప్పుడు కట్ ఆఫ్ను ప్రేరేపించింది దీనిని మనం డీప్ కట్ ఆఫ్ అని పిలుస్తాము ఎందుకంటే ఇది 30 కి ఎగువ సరిహద్దులో ఉంది కాబట్టి ఈ నోడ్ ఇక్కడ ఏమి జరగబోతోందనే దానిపై ఎప్పుడూ ఆసక్తి చూపదు కాబట్టి ఇది ఆల్ఫా కట్ ఆఫ్ కాబట్టి ఆల్ఫా కట్ ఆఫ్ను పేరెంట్ నోడ్ ద్వారా ప్రేరేపించాల్సిన అవసరం లేదు ఇది కొంతమంది పూర్వీకులచే ప్రేరేపించబడవచ్చు ఇది మనం ఇక్కడ స్పష్టంగా చెప్పాము మీరు చెప్పినప్పుడు ఈ ఆల్ఫా బౌండ్ వాస్తవానికి అన్ని ఆల్ఫా హద్దులలో గరిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ ఆల్ఫా 30 ఇది 30 లేదా 30 కన్నా ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది మనం ఇక్కడకు వచ్చామని చెప్పండి ఇది 70 అవుతుందని ఇది 80 అవుతుందని చెప్పండి ఇప్పుడు ఇది 70 అవుతుంది మరియు ఈ విలువ కూడా 70 అవుతుంది మరియు ఈ బీటా 70 అవుతుంది కాబట్టి ఏమి జరుగుతోంది ఇప్పుడు మనం ఈ చైల్డ్ నోడ్ ని అన్వేషించినప్పుడు ఇది వరుసగా 70 మరియు 40 ఉన్న బీటా మరియు ఆల్ఫా యొక్క సరిహద్దును పొందుతోంది ఇది ఇప్పటికీ విండోను తెరిచింది కాబట్టి మనం ఇక్కడ ఈ ట్రీను అన్వేషించాలి కాబట్టి మనం దానిని డెప్త్ ఫస్ట్ పద్ధతిలో చేస్తాము ఇది కూడా 30 అని చెప్పండి మరలా ఇదే విలువలకు సమానమైన కట్ ఆఫ్ను ఇక్కడ ప్రవేశపెడతాము కాబట్టి ఇది ఇప్పుడు 30 లేదా ఇప్పుడు 80 అని చెప్పండి కాబట్టి మనకు ఈ కట్ ఆఫ్ లభించదు మనం ఈ నోడ్ను పరిశీలిస్తాము ఇది 90 అని చెప్పండి మరియు ఇది ఇప్పుడు 80 జరుగుతుంది ఇది ఆల్ఫా 80 కి సమానం అని చెబుతుంది ఇప్పుడు ఈ బీటా మరియు ఈ ఆల్ఫాను చూడండి ఈ బీటా గరిష్టంగా 70 మరియు కనీసం 80 గా ఉంది కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ ఉంది మనం ఈ నోడ్ వైపు చూడలేదని మరియు మనం కట్ ఆఫ్ యొక్క సరసమైన మొత్తాన్ని చేసాము కాబట్టి ఈ 16 నోడ్లలో ఈ ఆల్ఫా బీటా అల్గోరిథం 6 నోడ్లను చూడలేదు ఇది 10 నోడ్లను మాత్రమే చూసింది ఒక వ్యాయామం వలె విలువలను పూరించమని నేను మిమ్మల్ని అడుగుతాను తద్వారా కట్ ఆఫ్ల సంఖ్య గరిష్టంగా ఉంటుంది అదే సమయంలో వేరే వ్యాయామం వలె విలువలను పూరించండి తద్వారా కట్ ఆఫ్లు ఏవీ లేవు ఇప్పుడు విలువలు అలాంటివి కట్ ఆఫ్లు ఉండవు ముఖ్యంగా ఇది జరుగుతుంది ఎందుకంటే అల్గోరిథం ఎడమ నుండి కుడికి శోధిస్తుంది ఎడమ మరియు కుడి అర్థం ఏమిటి సాధారణంగా దీని అర్థం కదలికలు ఏ క్రమంలో ఉత్పత్తి అవుతాయో ముఖ్యంగా ఇది కొన్ని ఆట మీకు రెండు కదలికలు ఉన్నాయి వాటిని a మరియు b అని పిలుద్దాం a మరియు b ప్రత్యేకంగా ఇదే క్రమంలో ఉత్పత్తి చేయబడతాయి ఇప్పుడు ఈ గేమ్ ట్రీ యొక్క MINIMAX విలువ ఏమిటో ఈ వ్యాయామం వెల్లడిస్తుంది ఇది 70 ఇది 40 మరియు ఇది ఆల్ఫా నోడ్ కాబట్టి ఈ విలువ వాస్తవానికి 70 కానీ అది ఎక్కడ నుండి వస్తోంది ఇది ఇక్కడ ఈ నోడ్ నుండి వస్తోంది ఈ 70 ఇక్కడకు వస్తోంది ఈ 70 ఇక్కడకు వెళ్తోంది ఈ 70 ఇక్కడకు వస్తోంది అంటే MAX ఈ కదలికను చేసే ఈ విశ్లేషణలో మాత్రమే ఆడబడే ఆట ఉంటుంది MIN ఈ చర్యను చేస్తుంది ఎందుకంటే MIN ఉత్తమంగా చేయగలదు ఇది ఇక్కడ 70 మరియు 80 అక్కడ పొందుతోంది MAX ఈ చర్యను చేస్తుంది మరియు MIN ఈ చర్యను చేస్తుంది మీరు వెళ్లి ఈ ట్రీ ను ఎడమ నుండి కుడికి తిప్పినట్లయితే ఈ ఆట విలువ ట్రీ యొక్క ఎడమ భాగంలో వస్తుంది అప్పుడు కట్ ఆఫ్ల సంఖ్య తప్పనిసరిగా తరలించబడిందని మీరు గమనించవచ్చు మరో మాటలో చెప్పాలంటే ఏదో ఒకవిధంగా ముందుగానే ఉత్తమమైన కదలికలు చేస్తే అవి ట్రీ యొక్క ఎడమ భాగంలో చేయబడితే అప్పుడు కట్ ఆఫ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఒక ఉదాహరణను నిర్మించడం ద్వారా దీనిని అర్థం చేసుకోవచ్చు దీనిలో ఉత్తమ కదలికలు ఎడమ వైపున ఉంటాయి వాస్తవానికి విలువలు నిండిన ట్రీను నిర్మించడానికి ప్రయత్నిస్తే కట్ ఆఫ్ల సంఖ్య గరిష్టంగా ఉంటే ట్రీ యొక్క ఈ ఎడమ వైపు నుండి ఆట విలువ తప్పనిసరిగా వస్తుందని మీరు చూస్తారు ఇప్పుడు గేమ్ ప్లే ప్రోగ్రామ్లకు ఇది ఒక చిక్కును కలిగి ఉంది మీరు గేమ్ ప్లే ప్రోగ్రాం వ్రాస్తుంటే మీరు మీ కదలికలను రూపొందించాలనుకుంటున్నారు ఉదాహరణకు మీరు ఒథెల్లో ప్రోగ్రామ్ చేస్తున్నారు మరియు మీరు ఉత్పత్తి చేయడానికి కొన్ని కదలికలను కలిగి ఉన్నారు మీరు కదలికలను సాధ్యమైనంతవరకు ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు ఈ విధంగా ఉత్తమమైన కదలికలను మొదటగా పరిగణిస్తారు ఆపై చెత్త కదలికలు కాబట్టి కదలికలను ఎలా ఆదేశించవచ్చనేది ప్రశ్న ముఖ్యంగా గుర్తుంచుకోండి మనం దీన్ని డొమైన్ స్వతంత్ర పద్ధతిలో చర్చిస్తున్నాము వాస్తవానికి ఈ కదలికలు పరిగణించబడతాయని చెప్పడానికి మీరు కొంత డొమైన్ పరిజ్ఞానాన్ని వర్తింపజేయవచ్చు మరియు డొమైన్ స్వతంత్ర అభిరుచిలో ఎమైనా సలహాలు విద్యార్థి హ్యూరిస్టిక్గా హ్యూరిస్టిక్గా కానీ మీరు దానిని హ్యూరిస్టిక్గా ఎలా ఎంచుకుంటారు విద్యార్థి మూల్యాంకనం కాబట్టి ఇక్కడ చాలా మంది చేస్తారు గుర్తుంచుకోండి మన০ గేమ్ ప్లే ప్రోగ్రాం ఆడుతున్నప్పుడు మీరు ఇక్కడ కొన్ని కేప్ లై డీప్ సెర్చ్ వరకు కొంత శోధన చేస్తున్నారు మీరు తయారు చేయాలని నిర్ణయించుకున్న ఈ స్థాయి వరకు మాకు తెలియజేయండి ముఖ్యంగా మీరు చేస్తున్న చర్య ఇది అని చెప్పండి మీరు ఈ మొత్తం గేమ్ ప్లే శోధన చేసిన తర్వాత మీరు చేసిన చర్య ఇది అప్పుడు దాని ప్రత్యర్థి కదలిక కోసం తిరుగుతాడు ఎందుకంటే ప్రత్యర్థి తదుపరి కదలికను ఆడబోతున్నాడు మీరు ఒక కదలికను చేసారు మరియు ప్రత్యర్థి ఒక కదలికను ఆడుతారు కానీ మీకు ప్రాప్యత ఉన్నది మీ సెర్చ్ ట్రీ మరియు ఈ max నోడ్ క్రింద ఉండాలి ఇప్పుడు మీరు MIN కోసం ఇది ఉత్తమమైన చర్యగా భావించి ఈ సమయంలో తదుపరి కదలికను చేయవలసి ఉంటుంది ఎందుకంటే మీరు MIN కోసం ఉత్తమ కదలికలను పరిశీలిస్తున్నారని మీ విశ్లేషణ శోధన వీటన్నిటి నుండి MIN కనీస విలువను తీసుకుంటోంది MIN పొందగల కనీస విలువ ఇదేనని అనుకుందాం తదుపరిసారి మీ వంతు వచ్చినప్పుడు మీరు ఇక్కడ నుండి ఆడవలసి ఉంటుంది అంటే మీరు ట్రీను శోధిస్తారు ఇక్కడ నుండి ప్రారంభించి క్రిందికి వెళతారు ఇప్పుడు మీరు ఈ నోడ్ క్రింద మునుపటి రౌండ్లో చేసిన శోధనను ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే మీరు పిల్లలందరి నుండి విలువలను పొందుతున్నారు మీరు చైల్డ్ నోడ్స్ నుఆర్డర్ చేయండి తద్వారా ఉన్నత ఆర్డర్ MIN చైల్డ్ నోడ్స్ మొదట వస్తారు మరియు దాని క్రింద దిగువ ఆర్డర్ MAX చైల్డ్ నోడ్స్ మొదట వస్తారు మీరు సబ్ట్రీను ఆర్డర్ చేయవచ్చు తద్వారా ఉత్తమ నోడ్లు ఎడమ వైపుకు వస్తాయి నిజమైన టోర్నమెంట్ వాతావరణంలో మీ కదలిక వేగంగా ఉంటుందని మరియు తరువాతి కదలికలకు మీకు ఎక్కువ సమయం ఉంటుందని మీరు అర్థం చేసుకుంటే మీరు మరింత కట్ ఆఫ్ పొందే అవకాశం ఉంది మీరు ప్రత్యర్థి సమయంలో కొంత విశ్లేషణ చేయవచ్చు ఇది ప్రత్యర్థి సమయం ఇక్కడ ప్రత్యర్థి సమయం అంటే ఏమిటి ప్రత్యర్థి ఆలోచిస్తున్నప్పుడు ఇది కాబట్టి మీరు ఒక కదలిక చేసారు మరియు ప్రత్యర్థి ఆలోచిస్తున్నాడు ఏమి తరలించాలి వాస్తవ ప్రపంచంలో ఆ సమయం మీకు అందుబాటులో ఉంటుంది ప్రత్యర్థి దేనిని కదిలించవచ్చో కూడా మీరు ఆలోచించవచ్చు మరియు మీరు ఏమి స్పందిస్తారు మరియు ఈ విశ్లేషణ ప్రత్యర్థి సమయంలో చేయవచ్చు వాస్తవానికి మనం మీకు ఇవ్వబోయే గేమ్ ప్లే అసైన్మెంట్లో మాత్రమే ఉంది ఇందులో మీకు ఈ ప్రత్యర్థి సమయం లభించదు ఎందుకంటే మీకు ప్రత్యేక థ్రెడ్ రన్నింగ్ ఉంటుంది ప్రత్యర్థి వారి కదలికలు చేసిన తర్వాత మాత్రమే మనం ప్రారంభించబడాలి కానీ వాస్తవ ప్రపంచ ఆట ఆడే పరిస్థితిలో మీరు మీ స్వంత కంప్యూటర్ను ఆడటానికి తీసుకుంటారు మరలా మరికొన్ని విశ్లేషణ చేయడానికి మీకు ఈ సమయం ఉంది మనం చేయగలిగే ఒక విశ్లేషణ ఏమిటంటే కదలికలు మొదట ఉత్తమంగా వచ్చే విధంగా కదలికలను క్రమం చేయడానికి ప్రయత్నించడం ఇప్పుడు ఈ అల్గోరిథం ఈ సాధారణ వాణిజ్యంతో బాధపడుతోంది ఈ కోర్సు అంతటా మనం గమనిస్తున్నాము ఇది ఒక బ్లైండ్ లేదా తెలియని అల్గోరిథం ఇది ఎడమ నుండి కుడికి శోధిస్తుంది వాస్తవానికి కదలికలను క్రమం చేయాలనే ఈ కోరిక కొంత కోణంలో దానికి దిశను ఇవ్వడం కానీ కదలికల యొక్క స్థిరమైన క్రమాన్ని ఇవ్వడం మనకు ఒక అల్గోరిథం ఉందా అది దిశను కలిగి ఉంటుంది మరియు ఉత్తమమైన మొదటి శోధన అల్గోరిథం లాగా ఉంటుంది నిజమే SSS స్టార్ అల్గోరిథం అని పిలువబడే అటువంటి అల్గోరిథం ఉంది కాని మనం దానిని తదుపరి తరగతిలో తీసుకుంటాము మన০ ఇప్పుడు ఆల్ఫా బీటాతో ఇక్కడ ఆగిపోతాము